అందరికి నమస్కారం మరియు బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ల యొక్క మరొక యూనిట్కు స్వాగతం మునుపటి యూనిట్లో మనము కొన్ని రెండు టెర్మినల్ మూలకాలను చూశాము ఈ యూనిట్లో మనము ఈ మూలకాల యొక్క కొన్ని ప్రాథమిక కలయికను పరిశీలిస్తాము మరియు అవి ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం అవి ఎలా ప్రవర్తిస్తాయి అని చెప్పినప్పుడు కలయిక యొక్క సమానమైన లక్షణాలు ఎలా ప్రవర్తిస్తాయి అని అర్థము మనము అనేక మూలకాలతో కూడిన నెట్వర్క్ను కలిగి ఉండవచ్చు కానీ రెండు టెర్మినల్స్ మాత్రమే బయటి ప్రపంచానికి బహిర్గతమవుతాయని చెప్పవచ్చు మరియు నెట్వర్క్ లోపల మనకు అనేక మూలకాలను కలిగి ఉండవచ్చు ఇప్పుడు మనము ఈ రెండు టెర్మినల్స్కు కనెక్ట్ అవ్వడానికి మాత్రమే అనుమతిస్తే అది రెండు టెర్మినల్ ఎలిమెంట్ కొన్ని లక్షణాలతో ఉంటుంది ఈ లక్షణాలు ఏమిటో గుర్తించడానికి ఈ రెండు టెర్మినల్స్ అంతటా వోల్టేజ్ మరియు టెర్మినల్ లోకి వెళ్ళే కరెంట్ మధ్య సంబంధాన్ని మనం కనుగొనాలి కాబట్టి మనము IV సంబంధాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది మరియు ఇది బీజగణితం ద్వారా లేదా గ్రాఫికల్ గా ఉండవచ్చు అవి ఒకే విషయానికి సమానమైన వర్ణనలు ఒకే మూలకం కోసం మనము ఓమ్స్ నియమాన్ని వంటి బీజగణితంగా పేర్కొనవచ్చని చూశాము V IR కి సమానం అని మనము చెప్పినప్పుడు లేదా IV తలంలో 1Rవాలుతో సరళ రేఖను గీయవచ్చు ఈ రెండూ నిరోధాలకుకు అనుగుణంగా ఉంటాయి కొన్నిసార్లు ఒకటి మరొకదాని కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మనము దానిని ఉపయోగించబోతున్నాము కాబట్టి మొదట శ్రేణి సంధానం అని పిలవబడే వాటిని చూద్దాం కాబట్టి ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ రెండు టెర్మినల్ మూలకాల శ్రేణి సంధానాన్ని సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు మనకు ఒక నిరోధకము మరియు మరొక నిరోధకము ఉండవచ్చు మరియు వాటిని ప్రధాన శ్రేణికి కనెక్ట్ చేయవచ్చు ఇప్పుడు రెండు టెర్మినల్ మూలకాలకు శ్రేణి సంధానం అంటే మూలకం A యొక్క ఒక టెర్మినల్ ను రెండవ మూలకం B యొక్క ఒక టెర్మినల్కు అనుసంధానించడము ప్రాథమికంగా ఇక్కడ ముఖ్యమైన షరతు ఏమిటంటే రెండు మూలకాలలో ఒకే కరెంట్ ప్రవహించే విధంగా అనుసంధానించబడాలి అంటే మొదటి మూలకం మరియు రెండవ మూలకం యొక్క టెర్మినల్లకు ఒక నోడ్ కామన్ గా ఉంది మరియు ఈ నోడ్కు మరేదీ అనుసంధానించలేదు కాబట్టి కిర్చాఫ్ కరెంట్ నియమం ప్రకారం మూలకం A లో ప్రవహించే ఏ కరెంట్ అయినా మూలకం B లో కూడా ప్రవహిస్తుంది ఎందుకంటే అవి ఒకే నోడ్కు అనుసంధానించబడి ఉంటాయి మరియు దానికి మరేమీ అనుసంధానించబడలేదు కాబట్టి దీనిని సిరీస్ కనెక్షన్ అని పిలుస్తారు ఒకే కరెంట్ రెండు మూలకాల ద్వారా ప్రవహిస్తుంది అనేది ముఖ్యమయిన లక్షణము ఇప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి సిరీస్లో అనేక మూలకాలను కలిగి ఉండవచ్చు మళ్ళీ ప్రతి నోడ్కు రెండు మూలకాలు అనుసంధానించబడతాయి మరియు దానికి మరేమీ అనుసంధానించబడలేదు కాబట్టి ఈ మూలకంలోని కరెంట్ ఇతర మూలకంలో ఉన్న కరెంట్తో సమానంగా ఉంటుంది ఇది కిర్చాఫ్ యొక్క కరెంట్ నియమము ద్వారా అమలు చేయబడుతుంది దీనికి మనము కనెక్ట్ చేసిన మూలకాలతో సంబంధం లేదు ఇప్పుడు ఏమి చేయాలంటే మనకు తెలిసిన విభిన్న అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుంటాము మరియు అవి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ఏమి జరిగిందో చూద్దాం ఇప్పుడు నేను చెప్పినట్లుగా సిరీస్లో అనేక మూలకాలను కలిగి ఉన్నప్పుడు ఒకే కరెంట్ వాటన్నిటి ద్వారా ప్రవహిస్తుంది ఈ నోడ్ల వద్ద ఉన్న కెసిఎల్ ద్వారా అదే కరెంట్ వాటన్నిటి ద్వారా ప్రవహిస్తుంది అని తెలుస్తుంది మరియు మనము గమనించే ఒక విషయం ఏమిటంటే దీనికి అనుసంధానించబడిన దానితో ఒక లూప్ను ఏర్పరిచినట్లయితే ఆ లూప్ ఏదయినా పట్టింపు లేదు మరియు మనము A అంతటా వోల్టేజ్ను VA ద్వారా మూలకం B అంతటా వోల్టేజ్ ను VB ద్వారా మరియు మూలకం C అంతటా వోల్టేజ్ ను VC ద్వారా సూచిస్తాము మరియు ఎగువ మరియు దిగువ టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ను Vx ద్వారా సూచిద్దాం అప్పుడు ఈ లూప్ చుట్టూ ఉన్న కిర్చాఫ్ వోల్టేజ్ నియమము ప్రకారం Vx VA VB VC0సమీకరణాన్ని మనం రాయవచ్చు లేదా VxVAVBVC స్పష్టంగా దీని అర్థం సిరీస్ కలయిక చివరల్లోని వోల్టేజ్ సిరీస్ కలయిక ద్వారా వ్యక్తిగత వోల్టేజ్ల మొత్తానికి సమానం కాబట్టి ఇది సిరీస్ కనెక్షన్ యొక్క నిర్వచనం ప్రకారము అన్ని మూలకాల ద్వారా ఒకే కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఆ శ్రేణి కలయిక చివరల మధ్య నికర వోల్టేజ్ అన్ని మూలకాల యొక్క వ్యక్తిగత వోల్టేజ్ల మొత్తానికి సమానము కాబట్టి మొదట మనం మూలకాలను వాటిని చర్చించిన అదే నమూనాలో తీసుకుందాం సిరీస్ లో రెండు వోల్టేజ్ మూలాలను తీసుకుందాం మొదటి మూలం యొక్క వోల్టేజ్ V1 మరియు రెండవ మూలం యొక్క వోల్టేజ్ V2 అని అనుకుందాం స్పష్టంగా ఈ రెండు హైలైట్ చేసిన టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ ఎలా ఉంటుందో చూస్తున్నాము ఇప్పుడు ఎందుకంటే ఇది మనము మొదటిసారి చర్చిస్తున్నాము కాబట్టి మరింత విస్తృతంగా చూస్తాము ఈ ప్రత్యేకమైన విషయానికి మన అందరికీ ఇప్పటికే సమాధానం తెలుసునని నేను అనుకుంటున్నాను అది ఏదో ఒకదానితో అనుసంధానించబడిందని ఊహించుకుందాము అది ఏమిటో పట్టింపు లేదు మరియు ఈ లూప్ చుట్టూ కిర్చాఫ్ వోల్టేజ్ నియమాన్ని వర్తింపజేయడం ద్వారా మనము ఎగువ టెర్మినల్ మరియు దిగువ టెర్మినల్ మధ్య ఈ వోల్టేజ్ ని VX అని పరిగణిద్దాము కిర్చోఫ్ వోల్టేజ్ నియమం ప్రకారము V1 VxV20 అని స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి VX విలువ V1V2 కు సమానంగా ఉండాలి కాబట్టి ఇది కిర్చాఫ్ వోల్టేజ్ నియమం యొక్క చాలా ప్రాథమిక ఉపయోగం మనము సిరీస్లో రెండు వోల్టేజ్లను కలిగి ఉంటే ఈ టెర్మినల్ మరియు టెర్మినల్ మధ్య వచ్చే ఫలిత వోల్టేజ్ విలువ రెండు వోల్టేజ్ల మొత్తం కూడిక కి సమానము అని ఈ నియమము చెబుతుంది కాబట్టి సాధారణంగామనకు సిరీస్ లో V1 V2 VN లాంటి అనేక వోల్టేజ్ మూలాలను కలిగి ఉంటే నెట్ వోల్టేజ్ V1V2 కాబట్టి ఒక సిరీస్ కనెక్షన్ లో వోల్టేజ్ మూలాలు సమానమైన వోల్టేజ్ సోర్స్ లాగా ప్రవర్తిస్తాయి ఎందుకంటే ఇక్కడ ఈ VX ఒక స్థిర విలువను కలిగి ఉంది మరియు ఇది కరెంట్ మీద ఆధారపడి ఉండదు కాబట్టి VX V1V2 అవుతుంది కాబట్టి మనకు అనేక వోల్టేజ్ మూలాలు సిరీస్ లో ఉంటే ఫలితం కూడా స్వతంత్ర వోల్టేజ్ మూలం అవుతుంది మరియు ఈ ఫలిత వోల్టేజ్ మూలం విలువ అన్ని వ్యక్తిగత వోల్టేజ్ మూలాల విలువల మొత్తం కూడికకి సమానము కాబట్టి ఈ టెర్మినల్స్ మధ్య ఈ మొత్తం ఒక వోల్టేజ్ మూలం VX కి సమానం దీని విలువ అన్ని వోల్టేజ్ మూలాలను కలపడము ద్వారా ఇవ్వబడుతుంది అని చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇప్పటివరకు మనం నేర్చుకున్నది వోల్టేజ్ మూలాల సీరీస్ కలయిక వోల్టేజ్ మూలంగా ప్రవర్తిస్తుంది మరియు వోల్టేజ్ మూలాల విలువ వ్యక్తిగత వోల్టేజ్ మూలాల మొత్తం కూడిక విలువకి సమానం వాస్తవానికి మనము వోల్టేజ్లను సరైన ధ్రువణతతో సంకలనం చేయాలి